ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 22 మరియు మనం ఇంటిగ్రల్ కాలిక్యులస్ పై మన చర్చను కొనసాగిస్తాము టైప్ 1 కి చెందిన ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ముఖ్యంగా చూద్దాము మరియు ఈ రోజు మనం టైప్ 1 ఇంటిగ్రల్ ల యొక్క కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతాము గత ఉపన్యాసంలో ఆ ఇంటిగ్రల్స్ ను లేదా టైప్ 1 యొక్క ఇంటిగ్రల్స్ ను ఎలా అంచనా వేయాలో చూశాము మరియు మూల్యాంకనం యొక్క ప్రాతిపదికన ఇంటిగ్రల్ ల కన్వర్జెన్స్ జరుగుతుందా లేక డైవెర్జ్ అవుతుందా మనం తేల్చవచ్చు కానీ ఈ రోజు మనం కొన్ని పరీక్షల ఆధారంగా ఇంటిగ్రల్స్ ను అంచనా వేయకుండా కన్వర్జెన్స్ అవుతుందా లేదా డైవెర్జ్ అవుతుందా అని మనము నిర్ధారించగలము కాబట్టి మునుపటి ఉపన్యాసం గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ టెస్ట్ విధానము గురించి చర్చించాము ఇక్కడ a1xpdx అనే ఇంటిగ్రల్ p1అయినప్పుడు కన్వర్జెన్స్ అవుతుంది అలాగే p≤1అయినప్పుడు డైవర్జెన్స్జరగతుంది కాబట్టి ఈ టెస్ట్ ఇంటిగ్రల్ ఇతర ఇంప్రాపర్ కాలిక్యులస్తో పోల్చడానికి మరియు ఒక కింద గీతతో సూచించబడిన ఇంటిగ్రల్ యొక్క కన్వర్జెన్స్ ని ముగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఈ కన్వర్జెన్స్ p పై ఆధారపడి ఉంటుంది కాబట్టి p1 యొక్క అన్ని విలువలకు ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ జరుగుతుంది మరియు p≤1 ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ కాదు అనగా డైవెర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం టైప్ 1 కి చెందిన ఇంటిగ్రల్ ల గురించి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాము ఈ శ్రేణిలోని a నుండి b విలువకు అయిన మన fxసరిహద్దులుగా ఉన్నప్పుడు మనకు ఈ టైప్ 1 కి చెందిన ఇంటిగ్రల్ abfxdx ఉంటుంది a ∞ మరియు లేదా b∞ రెండూ ∞ to ∞ లాగా ఉంటాయి అది కూడా టైప్ 1 కి చెందిన ఇంటిగ్రల్ కాబట్టి లిమిట్ లో అనంతం కనిపించే అటువంటి ఇంటిగ్రల్ ల కన్వర్జెన్స్ గురించి మేము మాట్లాడుతాము ఇది చాలా ఉపయోగకరమైన టెస్ట్ పోలిక పరీక్ష దీనిని టెస్ట్ పోలిక 1 అంటారు కాబట్టి ఇక్కడ f మరియు g అనేది ac∀c≥a మరియు 0≤f≤g∀xa లతో ఇంటిగ్రల్ అవుతాయని అనుకుందాం agxdx కన్వెర్జ్ అయితే afxdx కూడా కన్వెర్జ్ అవుతుంది afxdx డైవెర్జ్ అయితే agxdx కూడా డైవెర్జ్ అవుతుంది ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ఏమిటి ఇంటిగ్రల్ g అంటే g పెద్ద విలువలను తీసుకుంటుంది కాబట్టి ఆ కోణంలో ఈ ఇంటిగ్రల్ అనగా పెద్ద ఇంటిగ్రల్ ఎందుకనగా g పెద్ద విలువలను తీసుకుంటుంది అప్పుడు f కాబట్టి మనకు ఈ g పెద్దది అయినప్పుడు మనకు ఈ సంబంధం ఉంది ఈ ఇంటిగ్రల్ ఈ agxdx పెద్ద విలువను కలిగి ఉంటుంది అప్పుడు ఈ ఇంటిగ్రల్ afxdx మనం ఇక్కడ ఏ శ్రేణి గురించి మాట్లాడుతున్నామో మరియు ఈ ఇంటిగ్రల్ సహజంగా ఉనికిలో ఉంటే అనగా exist మనకు అలాంటి ఫలితం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ జరిగితే ఎందుకంటే మరియు ఇది పెద్ద విలువ ఎందుకంటే g ఏ సమయంలోనైనా x కంటే a పెద్ద విలువను తీసుకుంటుంది ఆ సందర్భంలో సహజంగా ఈ ఇంటిగ్రల్ కూడా కన్వర్జెన్స్ అవుతుంది ఎందుకంటే ఈ విలువ ఉంటే మరియు ఇది దాని కంటే చిన్నది కాబట్టి సహజంగా ఇది కూడా ఉంటుంది ఈ ఇంటిగ్రల్ agxdx కన్వెర్జ్ జరగకపోతే అనగా డైవెర్జ్ అయితే afxdx డైవెర్జ్ అవుతుందని దాని నుండి మనం తీర్మానించగల మరొక ముగింపు ఉంది కాబట్టి afxdx చిన్న ఇంటిగ్రల్ డైవెర్జ్ అవుతుంది సహజంగా మనం ఈ g యొక్క a నుండి ఇంటిగ్రల్ డైవెర్జ్ అవుతుందని తేల్చవచ్చు ఎందుకంటే ఈ f చిన్న విలువలను ఇక్కడ ఏ సమయంలోనైనా x కంటే ఎక్కువ తీసుకుంటుంది మరియు ఈ ఇంటిగ్రల్ ఉనికిలో లేకపోతే సహజంగానే f ఇది ఒక చిన్న విలువలతో లేకపోతే సహజంగా ఇది కూడా ఉండదు ఇది కూడా డైవర్జ్ అవుతుంది ఇక్కడ మనకు మరొక పరీక్షఉంది దీనిని లిమిట్ కంపారిజాన్ టెస్ట్ లేదా కంపారిజన్ పరీక్ష 2 అని పిలుస్తారు కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడ ఉపయోగకరమైన పరీక్ష కాబట్టి మనకు ఈ f మరియు g ఉన్నాయి అవి a కంటే ఎక్కువ c యొక్క ఏదైనా విలువకు a నుండి c పరిధిలో కలిసిపోతాయి f మనకు ఋణ సంఖ్య కాని విలువలను తీసుకుంటుందని మరియు x విలువ a కంటే ఎక్కువ అన్ని విలువలకు g ఖచ్చితంగా ధన విలువ గా మనకు మళ్ళీ ఉంటుంది ఆపై మనం ఈ విషయం గురించి చర్చించినప్పుడు లిమిట్ x ఇన్ఫినిటీ కి చేరుకుంటుంది కాబట్టి మనము ఈ fxgx ను తీసుకుంటే మనకు రెండు ఫంక్షన్లు ఉన్నాయి వాస్తవానికి ఈ ప్రవర్తనావళి పొందుతున్నాము రెండు ఫంక్షన్ల యొక్క ఈ నిష్పత్తి యొక్క x→∞ మరియు k అది కేవలం నాన్ జీరో సంఖ్య గా ఉంటే అలాంటప్పుడు x→∞ఉన్నప్పుడు ఈ f మరియు g యొక్క ప్రవర్తనావళి సమానంగా ఉంటుందని మనము ఇక్కడ నుండి తేల్చవచ్చు ఎందుకంటే మనం అక్కడ కొంత స్థిరాంకం పొందుతున్నాము మొదటి వర్గానికి చెందిన ఇంటిగ్రల్ మనకు afxdx ఈ ఇంటిగ్రల్ నకు సంబంధించి ఉంది మరియు ఈ పట్టిక ఇక్కడ ఈ కారణంగా కన్వెర్జ్ కాని పక్షంలో డైవెర్జ్ లేదా డైవెర్జ్ చేయవచ్చు ఎప్పుడైతే x→∞ ఉంటుందో అప్పుడు మనకు సమస్య ఉంది మరియు ఈ fx మరియు gx అవి x అనంతం కి వెళ్ళినట్లే ప్రవర్తిస్తాయని మనము గమనించాము మరియు ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ afxdx లేదా ఈ ఇంటిగ్రల్ agxdx ఈ లిమిట్ ని k సున్నా కాని సంఖ్యగా పొందినప్పుడు రెండూ కన్వెర్జ్ లేదా రెండూ డైవెర్జ్ అవుతాయి మేము ఈ ఫలితాలన్నింటినీ రుజువు చేయటం లేదు కానీ అంతర్ దృష్టి ద్వారా కలిగి ఉన్న ఈ ఫలితాలన్నింటినీ మనం చూడవచ్చు ఇక్కడ ఉదాహరణకు మళ్ళీ నేను ఇక్కడ చెప్పినట్లుగా రెండు ఫంక్షన్ల యొక్క ఈ ప్రవర్తన x→∞వలె ఉంటుంది మరియు ఆ సందర్భంలో ఇది జరిగితే మరొకటి కూడా కన్వెర్జ్ అవుతుంది మరియు ఇది కన్వెర్జ్ అయితే ఇది కూడా కన్వెర్జ్ అయినట్లే మరియు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇచ్చిన ఇంటిగ్రల్ కోసం ఈ fx ఇవ్వబడిందని అనుకుందాం దీని ప్రవర్తన తెలిసిన ఒక g ను నిర్మిస్తాము లేదా ఈ g పై ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుందా లేదా డైవెర్జ్ అవుతుందో తెలుస్తుంది మరియు ఈ ఇంటిగ్రల్ ప్రవర్తన ఆధారంగా మేము ఇతర ఇంటిగ్రల్ ల కన్వర్జెన్స్ ను సులభంగా తేల్చవచ్చు ఇంకా ఈ k ఉదాహరణకు 0 అయితే ఏమి జరుగుతుంది k అనేది 0 అంటే ఈ ఫంక్షన్ ఇది అనంతం కంటే వేగంగా కన్వెర్జ్ అవుతుంది అప్పుడు ఇది ఇక్కడ మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తుంది అనగా g ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు తరువాత x → ∞ ఇది 0 కి వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ g ఒక ఆధిపత్య ఫంక్షన్ కాబట్టి మనకు ఈ k 0 లభిస్తుంది ఈ సందర్భంలో ఈ g ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది కాబట్టి మనకు ఈ ఫంక్షన్ ఉంది ఇది ఈ fx కన్నా x→∞ గా ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు ఇది కన్వెర్జ్ అయితే సహజంగానే ఇతర ఇంటిగ్రల్ లు కుడా కన్వెర్జ్ జరుగుతాయి కాబట్టి ఇది మళ్ళీ చాలా సులభం ఎందుకంటే ఈ లిమిట్ 0 గా x→∞గా వస్తోంది కాబట్టి ఇక్కడ g అనేది f కంటే వేగంగా x→∞ అయినప్పుడు పెరుగుతోంది కాబట్టి ఇది అనంతం కి వేగంగా చేరుకుంటుంది అప్పుడు ఇది ఒకటి అందువల్ల మేము ఈ 0 ను అక్కడ పొందుతున్నాము కాబట్టి ఇది a మరియు ఈ g ఇక్కడ కన్వెర్జ్ కావడానికి ఒక కారణం కాబట్టి f కూడా కన్వెర్జ్ అవుతుంది ఇక్కడ మరలా మరో విధంగా ఈ k అనంతం కాబట్టి ఇది లిమిట్ సందర్భంలో ఈ నిష్పత్తిలో అనంతం చేరుకుంటుంటే ఆ లిమిట్ సందర్భంలో ఈ f ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు అప్పుడు g డైవెర్జ్ అయితే మనం తేల్చుకోవచ్చు కాబట్టి ఈ g డైవెర్జ్ ఫలితం మనకు ఉంటే కాబట్టి మనం ఇంటిగ్రల్ f గురించి చెప్పగలం ఎందుకంటే ఈ g f ఫంక్షన్ను ఆధిపత్యం చేస్తుంది కాబట్టి ఇది దాని కంటే చాలా వేగంగా పెరుగుతోంది మరియు అక్కడ మనం అనంతంని పొందడానికి కారణం కావొచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ f కూడా డైవెర్జ్ అవుతుంది అనగా కన్వర్జెన్స్ జరగదు K ∞ మరియు agxdx డైవెర్జ్ అయితే afxdx డైవర్జ్ అవుతుంది కాబట్టి ఇవి మేము చర్చించిన సాధారణ టెస్ట్ కంపారిజాన్ మరియు ఇప్పుడు మనము కొన్ని సమస్య లు అనగా నమూనా సమస్యలను చూద్దాము ఉదాహరణకు ఈ ఇంటిగ్రల్ 1dxxx21 యొక్క కన్వర్జెన్స్ ను ఇప్పుడు పరీక్షిస్తాము కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ మరొక ఫంక్షన్ను కనుగొనవలసి ఉంది లేదా x అనంతంకి చేరుతున్నప్పుడు ఈ విధానాల మాదిరిగానే పోల్చవచ్చు మళ్ళీ మనకు అనంతం వద్ద సమస్య ఉంది అంటే ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ల గురించి మనం మాట్లాడుతున్నాము x ఇన్ఫినిటీకి చేరుకున్నప్పుడు ఈ ఫంక్షన్ ఎలా ప్రవర్తిస్తుందో ఇక్కడ మనం చూస్తాము కాబట్టి ప్రాథమికంగా మనం ఇక్కడ ఏమి చేస్తాము కాబట్టి మనం x ను తీసుకుంటాము మరియు ఇక్కడ కూడా x ని కామన్ గా తీసుకుంటాము కాబట్టి మనకు 1xx21 ఉంది కాబట్టి ఈ పదం x అనేది కి చేరుకున్నప్పుడు 1 కి చేరుకుంటుంది కాబట్టి మేము ఎటువంటి ఇబ్బందిని సృష్టించము ఇప్పుడు మనకు ఇక్కడ x2 ఉంది కాబట్టి 1x2 కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఇంటిగ్రాండ్ అనేది 1x2 వెళ్తున్నట్లుగా x అనేది కి వెళుతున్నట్లుగా ఉంటుంది మరియు పోలిక కోసం ఫంక్షన్లను ఉంచడానికి ఇది మనకు సహాయపడుతుంది 1xx211x2 అని గమనించండి fx1xx21గా తీసుకోండి మరియు gx1x2 fxgxx→∞xx21 1≠0 11x2dx కన్వెర్జ్ జరుగుతున్నప్పుడు ⟹ 1dxxx21కూడా కన్వెర్జ్ జరుగుతుంది ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే ఈ ఇంటిగ్రాండ్ యొక్క ప్రవర్తనను x అనంతం సమీపించేటప్పుడు పరీక్షించాలి x పవర్ p వలే ఉండే ఫంక్షన్ కంటే సాధారణ ఫంక్షన్ 1 పరంగా ఇది ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి ఆపై మనము ఈ లిమిట్ ని సులభంగా పొందవచ్చు ఈ సందర్భంలో ఇది సున్నా కాదు కాబట్టి 1 మరియు తరువాత ఇది కన్వెర్జ్ అవుతుంది అని మనము నిర్ధారించగలము కాబట్టి ఇది కూడా కన్వెర్జ్ అవుతుంది సరే బాగుంది తదుపరి సమస్య ఈ ఇంటిగ్రల్ 1x2x51dx యొక్క కన్వర్జెన్స్ ను పరీక్షిస్తాము కాబట్టి ఈ సందర్భంలో కూడా మీరు మునుపటిలాగే చేరుకుంటారు కాబట్టి మనకు ఈ fxx2x51 ఉంది ఆపై ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తన మనం ఇక్కడ పరీక్షిస్తాము మనకు గుణకము లో x2 ఉంది మరియు ఇక్కడ మీరు x52 తీసుకుంటే x5 మరియు వర్గ మూలం ఉంది కాబట్టి x పవర్ 5 కంటే 1 ప్లస్ 1 ఉంటుంది ఆపై ఇక్కడ 1x ఉంటుంది ఈ టర్మ్ x→∞ వలె ఏ సమస్యను సృష్టించదు ఎందుకంటే ఇది ఇక్కడ ఒకటి మాత్రమే అవుతుంది కాబట్టి ఈ రెండు టర్మ్ ల ద్వారా ప్రవర్తన ప్రభావితమవుతుంది కాబట్టి మనకు ఇక్కడ 1 ఇక్కడ మనకు x52వుంది మరియు తరువాత మైనస్ 2 మరియు ఈ పదం వర్గ మూలం ఎప్పుడైతే x→∞ గా మారుతుందో అప్పుడు ఎటువంటి ఇబ్బందిని సృష్టించదు మరియు ఇక్కడ ఇది ఒకటి కాబట్టి ఇది 1 ఓవర్ x పవర్ 1 లాగా ఉంటుంది దీని ద్వారా 4 5 మైనస్ 4 బై 2 కాబట్టి 1 బై 2 కాబట్టి x యొక్క వర్గ మూలం కాబట్టి 1x కాబట్టి ఇది x→∞ జరిగినప్పుడు 1x లాగా ఉంటుంది దీని ఆధారంగా ఇప్పుడు మనం ఫంక్షన్ను ఎంచుకోవచ్చు g ఫంక్షన్ను ఎంచుకోవచ్చు కాబట్టి gx1x ఇప్పుడు ఈ సందర్భంలో మేము మరలా ఈ x→∞fxgxx→∞x2xx511ను తీసుకుంటాము కాబట్టి ఈ లిమిట్ 1 గా వస్తోంది కాబట్టి మళ్ళీ ఈ రెండు ఫంక్షన్ల నిష్పత్తిని నాన్ జీరో లిమిట్ గా ఇక్కడ పొందుతున్నాము కాబట్టి ఇంటిగ్రల్ లు రెండూ ఒకే విధంగా ఉంటాయి ఈ సందర్భంలో ఈ 1x అని ఈ gx ఇంటిగ్రల్ గురించి మనకు తెలుసు కాబట్టి ఇక్కడ x పవర్ యొక్క పవర్ సగం అంటే ఆ విలువ 1 కంటే తక్కువ కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ ఇంటిగ్రల్ ను ఒక టెస్ట్ ఇంటిగ్రల్ గా డైవెర్జ్ చేస్తుంది మరియు ఈ x యొక్క ఈ పవర్ 1 కన్నా తక్కువ లేదా సమానంగా ఉన్నప్పుడు మనకు డైవర్జెన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ డైవెర్జ్ చేస్తుంది మరియు ఇంటిగ్రల్ లు రెండూ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఉదాహరణ లేదా సమస్యలో ఇవ్వబడిన ఇంటిగ్రల్ కంపారిజన్ టెస్ట్ ద్వారా కూడా కన్వెర్జ్ జరుగుతుంది కాబట్టి ఇది కూడా కన్వెర్జ్ జరుగుతుంది ఈ పోలిక పరీక్షను ఉపయోగించి ఈ ఇంటిగ్రల్ యొక్క కన్వెర్జెన్స్ ను మనము మళ్ళీ నిరూపించాము కాబట్టి ఇది మళ్ళీ మరొక సమస్య ఇక్కడ ఈ ఇంటిగ్రల్ 0dx కన్వెర్జ్ అవుతుంది అని మేము చూపిస్తాము ఈ సందర్భంలో మేము ఈ ఇంటిగ్రల్ ను 01dx 1 dx గా విచ్ఛిన్నం చేస్తాము ఈ భాగాన్ని ఇక్కడ 0 నుండి 1 వరకు తొలగించడానికి మేము చాలా తరచుగా ఉపయోగించిన చమత్కార యుక్తి ఎందుకంటే 01dx ప్రాపర్ ఇంటిగ్రల్ కాబట్టి ఇప్పుడు మనము చింతించవలదు కాబట్టి ఇది యుక్తమైన లేదా ప్రాపర్ ఇంటిగ్రల్ అంటే ఈ ఇంటిగ్రల్ యొక్క ఫైనెట్ విలువ మనకు ఉంది ఇప్పుడు మేము ఈ ఇంటిగ్రల్ ను మాత్రమే ఇక్కడ చర్చిస్తాము కాబట్టి ఇది కన్వెర్జ్ న్ట్ ఇంటిగ్రల్ అయితే అప్పుడు ప్రతిదీ కన్వెర్జ్ అవుతుంది ఇది సహజంగా డైవెర్జ్ అయితే ఇచ్చిన ఇంటిగ్రల్ డైవెర్జ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం గమనించిన కంపారిజన్ టెస్ట్ ను వర్తింపచేయడానికి ఇప్పుడు ఈ ex2 ను మనం విస్తరించాలి కాబట్టి మనకు 1x2x42 ఇది విస్తరణ మరియు ఇది x2 టర్మ్ కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది x ఖచ్చితంగా పాజిటివ్ గా ఉందో లేదో మనకు ఈ పాజిటివ్ టర్మ్ ఉంది కాబట్టి అన్ని x 0 లేదా x 0 విలువలకు ఈ పదం x2 టర్మ్ కంటే పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే x2 పదం ఇప్పటికే ఇక్కడ ఉంచబడింది వాస్తవానికి x0 కూడా కాబట్టి అన్ని x లకు ఇది ఇప్పుడు నిజం కాబట్టి 1x2 ఇది దీని కంటే పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే ఇది మనము ఇక్కడ తీసుకున్న అదే పదం మరియు మిగతావన్నీ పాజిటివ్ పదాలు కాబట్టి ఇది ఏ సందర్భంలోనైనా అన్ని x విలువలకు ఈ సమానత్వానికి ఈ అసమానత కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేస్తాము కాబట్టి దీని ఫలితం ఇప్పుడు మనకు ex2x2 కాబట్టి మనం దానిని విలోమము చేయగలము మనకు e x21x2 ఉంది కాబట్టి మన సమస్యలో ఇప్పుడు x 0 ను ఇక్కడ తీసుకోవడం లేదు అయినప్పటికి ఈ సమస్యలో మనకు x 1 కాబట్టి ఇది సహజంగా x 1 కు వర్తిస్తుంది కాబట్టి మనకు ఈ ఫలితం e x21x2 పదం మరియు ఈ పరీక్షించే ఇంటిగ్రల్ 1 dx ఇది కన్వెర్జ్ అవుతుంది అని మనకు తెలుసు కాబట్టి ఇది కన్వెర్జ్ అవుతుంది మరియు తరువాత ఈ పోల్చే పరీక్ష ద్వారా ఎందుకంటే ఇక్కడ 1x2 ఈ ఫంక్షన్ పెద్ద విలువలను e x2 తీసుకుంటుంది మరియు ఇంటిగ్రల్ గా ఆధిపత్యం చెలాయించే ఈ ఇంటిగ్రల్ ను కన్వెర్జ్ చేస్తుంది కాబట్టి సహజంగా ఇది కూడా కాబట్టి ఈ ఇంటిగ్రల్ 1 dx కూడా కన్వెర్జ్ అవుతుందని ఇది సూచిస్తుంది ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది మరియు ఇది సరియైన లేదా యుక్తమైన ఇంటిగ్రల్ 0 1dx ఇది కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది ఇది మనం చూపించదలిచిన వాటిని కన్వెర్జ్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా నిర్వహించడం ద్వారా ఇది చాలా సులభం ఎందుకంటే ఈ రెండు ఇంటిగ్రల్స్ ను మేము పరిగణనలోకి తీసుకున్నాము ఎందుకంటే x అనేది 1 కన్నా ఎక్కువ ఉంటే మనం సులభంగా 0 కి సమానం కాదు అని గ్రహిస్తాము మనము దానిని ఇక్కడ 1x2 వైపుకు మళ్ళించగలము మరియు సహాయపడే రెండు ఇంటిగ్రల్ లను విభజించడం ద్వారా ఎందుకంటే మొదటిది సరయినది ఇప్పుడు మనకు ఏమైనప్పటికీ 1 కంటే x ఎక్కువ కాబట్టి ఇది కన్వెర్జ్ అవుతుంది మరియు తరువాత మొత్తం కన్వెర్జ్ అవుతుంది మరియు అసలు ఇచ్చిన రెండిటి మొత్తము కన్వర్జెన్స్ జరుగుతుంది అలాగే అసలు ఇంటిగ్రల్ కన్వెర్జ్ జరుగుతుంది ఇప్పుడు మీరు మరో ఉదాహరణ తీసుకుంటారు కాబట్టి ఈ ఇంటిగ్రల్ 0x x2dx కన్వర్జెన్స్ అవుతుంది ఈ సందర్భంలో మనం కూడా దీనిని పరిష్కరించుకుంటాము ఎందుకంటే x 0 వద్ద మనకు ఇక్కడ x తో ఈ సమస్య ఉంది కాబట్టి ఈ 01x x2dx1x x2dx ను మళ్ళీ విడదీయండి మరియు ఇక్కడ ఇది మొదటి ఇంటిగ్రల్ అనేది సరైన ఇంటిగ్రల్ చివరి ఉపన్యాసంలో మేము ఇప్పటికే చర్చించాము ఎందుకంటే ఈ లిమిట్ x0 అనేది ఫైనెట్ గా ఉంటుంది కాబట్టి ఇది ప్రాపర్ ఇంటిగ్రల్ ఇక్కడ x0 అనేది సమస్యాత్మకమైన పాయింట్ మాత్రమే కానీ ఈ లిమిట్ మితమైనదిగా ఉంటుంది మరియు ఆ సందర్భంలో x0ఉన్నప్పుడు కూడా ఇంటిగ్రేండ్ లో మనకు ఎటువంటి సమస్య లేదు కాబట్టి ఇది ప్రాపర్ ఇంటిగ్రల్ అవుతుంది రెండవది ఇప్పుడు ఇది కూడా కన్వెర్జ్ అవుతుంది మరియు కారణం స్పష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇవ్వబడిన ఇంటిగ్రేండ్ x x21x2 మరియు 11x2dx కూడా కన్వెర్జ్ అవుతుంది అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఇది ఆధిపత్య సమాకలనమే ఎందుకంటే ఈ 1x2 పెద్ద విలువలను తీసుకుంటుంది అప్పుడు x x2అవుతుంది మరియు ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ జరుగుతుంది కాబట్టి కంపారిజాన్ టెస్ట్ ద్వారా ఈ 0x x2dx కూడా కన్వెర్జ్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి ఇది 11x2dx ఉన్న ఈ టెస్ట్ ఇంటిగ్రల్ ఆధారంగా కూడా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఆధిపత్య ఇంటిగ్రల్ సహజంగా ఇది కూడా కన్వెర్జ్ జరుగుతుంది కాబట్టి మేము ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుంటాము ఈ 1x 1x413dx డైవెర్జ్ అవుతుందని ఇక్కడ చూపిస్తాము కాబట్టి ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ డైవెర్జ్ అని ఇక్కడ చూపిస్తాము కాబట్టి ఈ f ఇంటిగ్రేండ్ టర్మ్ ని తీసుకుందాం కాబట్టి ఇది f అని అనుకుందాం కాబట్టి f వద్ద మనకు x 1x413ఉంది కాబట్టి ఈ x మనం హారం లోకి తీసుకురావచ్చు కాబట్టి x మరియు మనకు ఇక్కడ x ఉంది మరియు ఈ x4కూడా మనం దీని నుండి బయటకు తీస్తాము ఎందుకంటే మనం x0 జరిగినప్పుడు ప్రవర్తనను చూడాలనుకుంటున్నాము కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ x43 ను ఇక్కడ తీసుకుంటాము ఇది x 1 అనగా ఈ x ఆపై మనం మళ్ళీ ఇక్కడ x 41 కలిగి ఉన్నాము కాబట్టి ఇది 13 కాబట్టి x అనంతంకి చేరుకున్నప్పుడు ఇది 1 అవుతుంది మరియు ఇక్కడ x0గా ఉంటుంది ఇది కూడా స్థిరమైన పదము 2 అవుతుంది కాబట్టి ప్రధానంగా దీని యొక్క ప్రవర్తన ఈ పదము ద్వారా ఇక్కడ చూడవచ్చు ఇది x పవర్ కాబట్టి x→∞ జరిగినప్పుడు 1x13 లేదా ఇది x 13గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ x→∞ఉన్నప్పుడు ఇంటిగ్రేండ్ x1 13 గా ప్రవర్తిస్తుంది ఇప్పుడు మనకు ఈ ఫంక్షన్ g వచ్చింది కాబట్టి మేము ఈ ఫంక్షన్ను 1x13 కు సమానమైన gగా తీసుకుంటే అప్పుడు మేము లిమిట్ ని సేకరించవచ్చు కాబట్టి లిమిట్ x→∞ జరిగినప్పుడు ఈ fxgx ఫంక్షన్ ఉంటుంది కాబట్టి లిమిట్ x→∞ f అనేది x 1x413 కాబట్టి నేను x13 గుణకముకు తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఏమి ఉంది కాబట్టి ఇది లిమిట్ x→∞ మరియు అక్కడ మనకు x43x x431x 413 ఉంది కాబట్టి x→∞ అయినప్పుడు ఇది 2 అవుతుంది మరియు ఇది 1 కి వెళుతుంది కాబట్టి మనకు ఈ 2 లిమిట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ లిమిట్ ఒకేలా ఉన్నందున ఈ లిమిట్ నాన్ జీరో సంఖ్య అవుతుంది కాబట్టి ఇప్పుడు ముగింపు తీర్మానం ఏమిటంటేఈ రెండు ఇంటిగ్రల్ లు అనగా f కి ఉన్న ఇంటిగ్రల్ మరియు g కి ఉన్న ఇంటిగ్రల్ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ 0 నుండి కాబట్టి 11x13dx అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ p పవర్ 1 కన్నా తక్కువ కాబట్టి ఈ ఇంటిగ్రల్ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ భిన్నంగా ఉంటుంది మరియు కాబట్టి f పై ఇంటిగ్రల్ కూడా డైవెర్జ్ చేస్తుంది ఇది ఇక్కడ సమస్యలో ఇవ్వబడింది కాబట్టి ఈ ఇంటిగ్రల్ డైవర్జ్ జరుగుతుంది ఎందుకనగా మనకు 11x13dx ఇంటిగ్రల్ తో పోల్చినందున డైవెర్జ్ అవుతుంది మరియు ఆ రెండు వేర్వేరుగా ఒకే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది ఎందుకంటే అవి ప్రవర్తించే కారణం x→∞వలె ఉంటుంది ఇప్పుడు దీనిని కలిగి ఉన్నందున మేము నిర్ధారణకు వెళ్తాము కాబట్టి f లో ఈ సంబంధం 0≤fx≤gxఉన్నప్పుడు రెండు కంపారిజాన్ టెస్ట్ లు లు పరీక్ష సంఖ్య 1 ను చూశాము ఒకవేళ ఈ g కన్వెర్జ్ అయ్యిందని ని మనకు తెలిస్తే ఈ g పెద్ద విలువలను తీసుకొని ఫంక్షన్ తీసుకునే పెద్ద ఇంటిగ్రల్స్ ను కన్వెర్జ్ చేస్తుంది ఇది కన్వెర్జ్ చేస్తే మరొకటి కూడా కన్వెర్జ్ అవుతుంది మరియు అది డైవెర్జ్ అయితే అనగా చిన్నదాన్ని డైవెర్జ్ చేస్తే మరొకటి కూడా డైవెర్జ్ అవుతుంది కంపారిజాన్ టెస్ట్ 2 లో మళ్ళీ మనకు ఈ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా సమానంగా ఉంటుంది ఎందుకంటే x→∞ జరిగినప్పుడు కనీసం ఈ gఅనేది 0 గా ఉండకూడదు కాబట్టి మనకు ఈ విలువ k గా ఉంటుంది మరియు ఆ సందర్భంలో k ≠ 0 అయితే అవి రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి మరియు k సరిసమానంగా 0 గా ఉంటే ఇది చాలా వేగంగా పెరుగుతోంది ఒకవేళ ఇది కన్వెర్జ్ అయితే మరొకటి కూడా కన్వెర్జ్ అవుతుంది ఈ k అనేది అనంతానికి వచ్చి ఉంటే మనకు కూడా ఫలితం ఉంటుంది మరియు ఇది g ఇంటిగ్రల్ ను వేరు చేస్తుంది ఇది ఇప్పుడు చిన్నది అయిన ఈ f ఆధిపత్యం వహిస్తుంది ఆ సందర్భంలో చిన్నది సహజంగా డైవెర్జ్ జరిగితే పెద్దది కూడా డైవెర్జ్ జరుగుతుంది ఇదే ఈ ఉపన్యాసం యొక్క ముగింపు ఏమనగా కంపారిజన్ టెస్ట్ 1 మరియు కంపారిజన్ టెస్ట్ 2 ఇవి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మేము ఉపయోగించిన నమూనా సూచనలు మరియు చాలా ధన్యవాదాలు